సొల్యూషన్ డిజిటల్ రూట్ ప్రోగ్రామింగ్ అసైన్మెంట్ అందరికీ శుభోదయం మేము ఒక చిన్న సమస్య సెషన్ చేయాలనుకుంటున్నాము అసైన్మెంట్లో భాగంగా ఇచ్చిన పూర్ణాంకం యొక్క డిజిటల్ రూట్ అని పిలువబడే ఈ ప్రాబ్లమ్ ఉంది మరియు దాన్ని ప్రత్యక్షంగా ఎలా పరిష్కరించాలో మేము మీకు చూపుతాము కాబట్టి మేము కాగితం మరియు పెన్సిల్ ఉపయోగించి పరిష్కారం చేస్తాము ఆపై దానిని ప్రోగ్రామ్కు ఎలా అనువదించాలో చూద్దాం మేము ఇక్కడ ఐదు ఉదాహరణలను తీసుకోబోతున్నాము అవి 1233 1234 మరియు మొదలైనవి మరియు వాటిలో ప్రతి ఒక్కదానిలో నిజంగా ఏమి జరుగుతుందో మేము మీకు చూపిస్తాము డిజిటల్ రూట్ అనేది ఒక సంఖ్యలోని అన్ని అంకెల కూడిక గా నిర్వచించబడుతుంది కాబట్టి 1233కి ఇది 1233 కాబట్టి ఈ సందర్భంలో సమాధానం 9 అవుతుంది మీరు ఒక్క డిజిటల్ నంబర్ను ఒకసారి నొక్కితే మేము అక్కడ ఆగిపోతాము కాబట్టి 9 అనేది సింగిల్ డిజిటల్ నెంబర్ మేము అక్కడ ఆగాము అయితే 1234కి ఇది 1234 కాబట్టి ఈ సందర్భంలో ఫలితం 10 అవుతుంది కానీ మేము దానిని అక్కడ ఆపలేము ఎందుకంటే 10 అనేది 2 డిజిట్ నెంబర్ మేము 1 మరియు 0 తీసుకుంటాము మరియు దానిని కూడిక చేస్తాము మనకు 1 వస్తుంది కాబట్టి దీని చివరి సమాధానం 1 అవుతుంది 65536ఈ ఉదాహరణను తీసుకుందాం కాబట్టి 65536 కాబట్టి అది 25 అవుతుంది కాబట్టి ఇది 25 అవుతుంది కాబట్టి 257 అవుతుంది అది ఇప్పటికే సింగిల్ డిజిట్ నెంబర్ మేము ఆపవచ్చు అప్పుడు మేము ఈ కొంచెం పెద్ద ఉదాహరణను తీసుకున్నాము 9 1 5 9's కాబట్టి అది 6 9's అంటే 54 1 ఇది 55 అవుతుంది కానీ ఇప్పుడు మీరు 5 మరియు 5 ని కలిపితే మీకు 10 వస్తుంది మేము ఇక్కడ ఆగలేము మునుపటి సందర్భాలలో మీరు కొంచెం ముందుగానే ఆపారు కానీ ఇప్పుడు మేము ఆపలేము ఇప్పుడు 1 ప్లస్ 0 కలిపితే ఫలితం 1 అవుతుంది మరియు ఈ చివరి ఉదాహరణ ఇక్కడ మనకు 96 తర్వాత ఆరు 9's ఉంటాయి మరియు అది ఏడు 9's అంటే 636 అంటే 69 అవుతుంది ఇప్పుడు మీరు 69 చేస్తే అది మీకు 15 ని ఇస్తుంది మరియు 15 ఇది 6 అవుతుంది కాబట్టి సింగిల్ డిజిట్ నంబర్ వచ్చినప్పుడు మనం ఆపవచ్చు ఇది డిజిటల్ రూట్ యొక్క నిర్వచనం మరియు మేము ఏమి చేసాము అంటే మేము ఇక్కడ 1233ని చూడగలము మరియు మేము డిజిట్స్ ను సంగ్రహించగలము కానీ ఇలాంటి ప్రోగ్రామ్లో మీరు దీన్ని చేయలేరు కాబట్టి దీనికి బదులుగా మేము ఏమి చేయబోతున్నాము అంటే దీని కోసం ప్రోగ్రామ్ను ఎలా వ్రాయాలో మేము మీకు చూపించబోతున్నాము కాబట్టి 1233ని చూద్దాం 1233కి మనకు ఏమి కావాలి మేము ఒక సమయంలో వన్ డిజిట్ ను సంగ్రహించాలనుకుంటున్నాము మరియు వన్ డిజిట్ ను సంగ్రహించడానికి మేము div ఆపరేటర్ లేదా స్లాష్ మరియు మోడ్ ఆపరేటర్ లేదా అనే రెండు ఆపరేటర్లను ఉపయోగించబోతున్నాము మేము ఇందులో 10 చేస్తే మనకు 3 వస్తుంది ఇది ఫైనల్ డిజిట్ కానీ మేము దానిలో 10ని చేస్తే లేదా 10తో భాగిస్తే కాబట్టి అది ఇంటీజర్ 10 ఒక ఇంటీజర్ మేము విభజించినట్లయితే మనకు 123 వస్తుంది కాబట్టి ఇది మనకు ఒక డిజిట్ ను ఇస్తుంది కాబట్టి దానిని ఇక్కడ వ్రాస్తాము అప్పుడు మేము 123 తీసుకుంటాము మేము మోడ్ 10 చేస్తాము మనకు 3 వచ్చింది కాబట్టి మళ్ళీ మేము దానిని నోట్ చేసుకోవాలి మరియు 123 div 10 అనేది 12 అవుతుంది కాబట్టి మేము దీన్ని జోడించగలము రిజల్ట్ ఇప్పుడు 6 అవుతుంది ఆపై మేము 12 ని తీసుకుంటాము మోడ్ 10 చేయండి అది మనకు 2 ని ఇస్తుంది కాబట్టి మేము 6 మరియు 2ని జోడించగలము అంటే 8 అవుతుంది మరియు 12ని 10తో భాగిస్తే 1 వస్తుంది చివరగా మేము 1 మాడ్యులో 10ని తీసుకుంటే అది 1 అవుతుంది మరియు 1 div 10 ఇది 0 అవుతుంది కాబట్టి 1 మాడ్యూలో 10ని మేము కలిపితే అది 1 అవుతుంది కాబట్టి 81 9 అవుతుంది కాబట్టి ఈ సమయంలో ఇది సింగిల్ డిజిట్ నెంబర్ మరియు మేము n విలువను నియంత్రించగలిగాను కాబట్టి మేము ఇన్పుట్ అనే నెంబర్ యొక్క అన్ని డిజిట్స్ ను సంగ్రహించాము కాబట్టి మేము ఈ ఫలితాన్ని ఆపివేసి ప్రింట్ చేయవచ్చు కాబట్టి ఈ సందర్భంలో మేము కొంచెం అదృష్టాన్ని పొందాము ఎందుకంటే మేము అన్ని నెంబర్ ల యొక్క ఒక పునరుక్తికి వచ్చాము మరియు మేము సింగిల్ డిజిట్స్ నెంబర్ తో ముగించాము కాబట్టి ఇది కేసు కాకపోవచ్చు అయితే ముందుగా ఒక నెంబర్ యొక్క అన్ని డిజిట్స్ ను జోడించడానికి ప్రోగ్రామ్ను వ్రాస్దాం మరియు ఆ నెంబర్ 9 కంటే ఎక్కువ ఉందా లేదా అనే దాని గురించి మనం ఆందోళన చెందుతాము కాబట్టి దాని కోసం ఒక చిన్న ప్రోగ్రామ్ వ్రాస్దాం కాబట్టి మేము వ్రాయబోతున్నాము మేము n అనే నంబర్ని స్కాన్ చేయబోతున్నాము కానీ దీనికి ముందు మనకు బేసిక్ టెంప్లేట్ అవసరం కాబట్టి అది ప్రాథమిక టెంప్లేట్ మరియు మేము ఏమి చేయబోతున్నాము మేము ఇంటీజర్ nని కలిగి ఉండబోతున్నాము కానీ మేము డిజిట్స్ ను కూడా కలుపుతున్నాము కాబట్టి మనకు రెండు వేరియబుల్స్ అవసరం ఒకటి మొత్తాన్ని కూడబెట్టుకోబోతోంది మరియు మరొకటి n అవుతుంది కాబట్టి మనకు సమ్ కావాలి మరియు సంగ్రహించబడిన విషయాలను ప్రారంభించడం ఎల్లప్పుడూ మంచి అభ్యాసం అవుతుంది కాబట్టి మేము ఇక్కడే చేస్తాము sum0 ప్రారంభించబడింది మరియు మేము వినియోగదారు నుండి నంబర్ను స్కాన్ చేయబోతున్నాము కాబట్టి మేము నంబర్ని స్కాన్ చేస్తున్నాము నంబర్ లేదా ఏదైనా ఎంటర్ చేయమని మేము యూజర్ ని అడగలేదని గమనించండి మేము ఇప్పుడే స్కాన్ చేస్తున్నాము ఎందుకంటే పోర్టల్ అదే తీసుకుంటుంది కాబట్టి మేము నేరుగా నంబర్ని స్కాన్ చేస్తున్నాము మేము ఏమి చేయబోతున్నాము మేము ఇప్పుడు ఒక లూప్ ని వ్రాయబోతున్నాము అది ఏమి చెబుతుంది అంటే N 0 అయితే ఎందుకంటే మీరు 0ని హిట్ చేసిన తర్వాత మేము వాస్తవానికి అన్ని డిజిట్స్ ను సంగ్రహించామని మనకు తెలుసు కాబట్టి మేము ఏమి చేయబోతున్నాము అంటే - మేము sumN10 ని యాడ్ చేయబోతున్నాము కాబట్టి అది N యొక్క ఫైనల్ డిజిట్ ను సంగ్రహిస్తుంది కానీ మేము ప్రతి రౌండ్కు 10 ఫ్యాక్టర్తో N ని తగ్గించాలి అనుకుంటున్నాము కాబట్టి మేము NN10 ని చేస్తాము మరియు మీరు ఇక్కడ ఏమి పొందుతారు కాబట్టి దీని ముగింపులో సమ్ అనేది మనం ఇప్పటివరకు చూసిన ప్రతిదాని సమ్మేషన్ అవుతుంది కాబట్టి ఇది ప్రాబ్లమ్ కు తుది పరిష్కారం కాదు కాబట్టి మేము ఇక్కడ సమ్ ఉంచినట్లయితే మేము దానిని చూస్తాము కాబట్టి దీనిని సేవ్ చేయనివ్వండి మేము దానిని ప్రోగ్రామ్గా సేవ్ చేయబోతున్నాము మేము దీన్ని సేవ్ చేసాము మరియు మేము కంపైల్ చేస్తాము కాబట్టి అదృష్టవశాత్తూ సంకలన లోపాలు లేవు మేము దీనిని రన్ చేస్తాము మరియు మేము ఈ ఉదాహరణలను ప్రయత్నించబోతున్నాము కాబట్టి ఉదాహరణగా 1233తో ప్రారంభిద్దాం కాబట్టి నన్ను ఒంటరిగా ప్రయత్నించనివ్వండి 1233 మరియు 1233 మనకు ఊహించిన విధంగా 9 ని ఇస్తుంది కాబట్టి ఏది మంచిది కాబట్టి ఈ మొదటి స్టెప్ సరైనదేనని నిర్ధారించుకోవడానికి మేము కలిగి ఉన్న అన్ని ఉదాహరణలపై దీనిని ప్రయత్నించబోతున్నాము ఎందుకంటే ఈ స్టేజ్ ఫాల్స్ అయితే మిగతావన్నీ ఫాల్స్ గా మారతాయి కాబట్టి 1234 ని యాడ్ చేసినట్లయితే అది 10 అవుతుంది అప్పుడు 65536 ని యాడ్ చేసినట్లయితే 25 వస్తుంది ఇది మంచిది అప్పుడు 911234 5 9's కూడిక 55 అది కూడా సరైనదే చివరగా 9 6 తర్వాత 6 9's కూడిక 69కి చేరాలి కాబట్టి మనకు ఇది ఉంది ఇప్పటివరకు మేము అన్ని డిజిట్స్ ను తీసుకొని వాటిని యాడ్ చేసినట్లు అనిపిస్తుంది మరియు మనకు మల్టీ డిజిట్స్ నెంబర్ వచ్చింది అయితే ఈ సందర్భంలో 1233 మినహా మిగతావన్నీ 2 డిజిట్స్ నెంబర్ లను ఇచ్చాయి మరియు మనం ఈ ప్రాసెస్ ను మరోసారి చేయాల్సి రావచ్చు కాబట్టి మేము కలిగి ఉన్న ప్రోగ్రామ్ ప్రస్తుతం సరిపోదు దీనికి బదులుగా మనం ఈ కొత్త సమ్ ని n గా తీసుకుని ప్రాసెస్ ను పునరావృతం చేయాలి కాబట్టి మేము చెప్పిన దాన్ని మళ్లీ మళ్లీ చెబుతాము ఈ సమయంలో లైన్ నంబర్ 12 లో ఇది ఒక ప్రోగ్రామ్ అని మనకు తెలుసు ఇది ఒక నెంబర్ యొక్క డిజిట్స్ ను తీసుకొని దానిని సమ్ చేయవచ్చు కానీ ఇది స్వయంగా మల్టీ డిజిట్స్ నెంబర్ కు దారితీయవచ్చు కాబట్టి మేము మీకు తగినంత పెద్ద నెంబర్ ను ఇస్తే అది 2 డిజిట్స్ నెంబర్ కూడా కాకపోవచ్చు అది 3 డిజిట్స్ నెంబర్ కావచ్చు అయితే రిజల్ట్ సమ్ లో నిల్వ చేయబడుతుంది కానీ మేము అదే ప్రోగ్రామ్ను ఆ నంబర్లో మరోసారి రన్ చేస్తే మేము రిజల్ట్ ని పొందుతాము కాబట్టి మేము 65536 ని ఇచ్చాము అనుకుందాం కాబట్టి మనకు 25 వచ్చింది మేము ఎల్లప్పుడూ యూజర్ ని అడగగలము ప్రోగ్రామ్ను 25తో మరోసారి రన్ చేయండి మీరు 7 ని పొందుతారు ఈ సమయంలో మీరు ఆపండి కానీ ప్రోగ్రామ్లు రాయడం మంచిది కాదు ఈ సందర్భంలో మమ్మల్ని ప్రోగ్రామ్ వ్రాయమని అడిగితే ఇది ప్రోగ్రామ్ను అనేకసార్లు రన్ చేయడానికి యూజర్ లేకుండానే ఈ సమ్ ప్రక్రియను చేస్తుంది కాబట్టి ఈ సమయంలో ప్రధాన విషయం ఏమిటంటే ఈ సమ్మషన్ సమ్ మీకు అవసరమైన విలువను కలిగి ఉంటుంది మరియు మేము ఏమి చేయబోతున్నాము అంటే మేము సమ్ ని N గా తీసుకోబోతున్నాము మరియు మనకు ఒక మెకానిజం ఉందని చెప్పుకుందాం దీని ద్వారా మేము లైన్ నంబర్ 13 నుండి ఈ పాయింట్ని తీసుకుంటాము మేము లైన్ నంబర్ 8కి తిరిగి వెళ్లాలి మరియు మేము ఈ సమ్ ప్రాసెస్ ను మరోసారి ఇటరేట్ చేస్తున్నాము మేము అలా చేయగలిగితే అప్పుడు ఇది ప్రాబ్లమ్ ను పరిష్కరిస్తుంది ఈ సమయంలో మనం ఏమి చేసాము ఈ సమయంలో మేము రెండవ రౌండ్కు వెళ్తున్నాము కాబట్టి మునుపటి సమ్ ఫాల్స్ గా ఉంది కాబట్టి మేము sum0 ను మరోసారి ప్రారంభించాలి మరియు మేము ఇప్పుడు ఏమి చేయబోతున్నాము అంటే మేము ఇప్పుడు while లూప్ ని పెట్టబోతున్నాము కాబట్టి ఇది ఎప్పుడు జరుగుతుంది మనకు ఎప్పుడు while లూప్ అవసరం అవుతుంది నెంబర్ 9 కంటే ఎక్కువగా ఉంటే మనకు while లూప్ అవసరమవుతుంది కాబట్టి మేము ఒక పునరావృతం చేస్తాము మరియు రిజల్ట్ 9 కంటే ఎక్కువగా ఉంది అప్పుడు మాత్రమే మనకు while లూప్ అవసరం కాబట్టి మేము ఈ కండీషన్ whilen9ని బేస్ చేయబోతున్నాము ఇక్కడ ప్రతిదీ చేయండి కాబట్టి మేము ఇండెంటేషన్ను సర్దుబాటు చేయబోతున్నాము తద్వారా ఏమి జరుగుతుందో మీకు తెలుస్తుంది కాబట్టి ఈ సమయంలో ఇది ఇప్పటికీ ప్రోగ్రామ్ ఆశించేది కాదు అయితే దానిని కంపైల్ చేసి రన్ చేద్దాం కాబట్టి మేము ప్రారంభించడానికి 1234తో ప్రయత్నించబోతున్నాము కాబట్టి 1234 అనేది 10 1 ని ఇచ్చింది కాబట్టి వాస్తవానికి 10 తర్వాత 1 ఉంటుంది కాబట్టి ఇనీషియల్ సమ్ ఏమిటో చూడటానికి మేము బ్యాక్ స్లాష్ nని ఉంచబోతున్నాము తద్వారా వ్యక్తిగత పునరావృత్తులు ఏమి ఇస్తాయో మనం చూడవచ్చు మేము కంపైల్ చేసి మళ్లీ రన్ చేస్తాము మేము 1233 ని ఇస్తాము అది 9 అవుతుంది అప్పుడు మేము 1234 ని ఇస్తాము అది 10 ని తర్వాత 1 ని ఇస్తుంది ఇది మంచిది 65536 అనేది 25 అవుతుంది ఆపై 7 అవుతుంది ఇది మళ్ళీ మంచిది మరియు 91123456 కాబట్టి 5 9's అంటే 55 అవుతుంది కాబట్టి 5510 అవుతుంది 10 1 అవుతుంది కాబట్టి ఇది సరైనదనిపిస్తుంది చివరకు 9699999 6 9's అది 69తో మొదలై ఆపై 15 ఆపై 6తో పూరి అవుతుంది ఇది సరైనదే అనిపిస్తుంది కాబట్టి మేము ఇప్పుడు చేయబోయేది ప్రోగ్రామ్గా అనిపిస్తుంది మనం చేస్తున్న ఈ చివరి వర్క్ తప్ప ఇది సరైనది ఈ printf మేము ప్రతిదీ ప్రింట్ చేస్తున్నాము కాబట్టి స్పష్టంగా మన ప్రోగ్రామ్ ఇవన్నీ ఆశించడం లేదు కాబట్టి ఈ లైన్ను వ్యాఖ్యానించండి మరియు ఇక్కడ printfని ఉంచడం చేయబోతున్నాము కాబట్టి మేము ఇక్కడ N ని ప్రింట్ చేయబోతున్నాము కాబట్టి మేము ఇక్కడ printf ని ఉంచినట్లయితే దాని అర్థం N9 ఉంటుందని హామీ ఇవ్వబడుతుంది ఎందుకంటే లేకపోతే మీరు ఈ while లూప్ నుండి నిష్క్రమించి ఉండేవారు కాదు కాబట్టి దీనికి ప్రయత్నిద్దాం కాబట్టి మళ్ళీ మేము ఒక టెస్ట్ కేస్ ఇస్తాము మరియు 96123456 ని చెక్ చేయండి ఇది మనకు 6 ని ఇస్తుంది ఇప్పటివరకు ఇది సరైనదనిపిస్తోంది కాబట్టి మేము ఈ ప్రోగ్రామ్ని తీసుకోబోతున్నాము కాబట్టి మేము దానిని ఆన్లైన్ పోర్టల్లో కట్ చేసి పేస్ట్ చేస్తున్నాము కాబట్టి ఇది ఆన్లైన్ పోర్టల్ మేము బ్లాక్ టెంప్లేట్తో ప్రారంభించాము మరియు దానిని ఇక్కడ ఉంచబోతున్నాము దీనిని మేము కట్ చేసి పేస్ట్ చేస్తున్నాము మరియు మేము సేవ్ చేస్తాము కంపైల్ చేసి రన్ చేస్తాము కాబట్టి మేము కంపైల్ చేసి రన్ చేసినప్పుడు ఫలితాలను చూడనివ్వండి మేము అన్ని టెస్ట్ కేసులలో పాస్ అయినట్లు అనిపిస్తుంది మరియు మేము అన్ని ప్రైవేట్ టెస్ట్ కేసులలో పాస్ అయినట్లయితే లేదా మీరు ఇక్కడ చూసే పబ్లిక్ టెస్ట్ కేసులు మీరు చూసేది మీకు ఇవ్వబడింది కాబట్టి మనకు రెండు రకాల టెస్ట్ కేసులు ఉన్నాయి ఒకటి పబ్లిక్ టెస్ట్ కేస్ అంటారు మరియు మరొకటి ప్రైవేట్ టెస్ట్ కేస్ అంటారు పబ్లిక్ టెస్ట్ కేసులు మీకు చూపబడతాయి ప్రైవేట్ టెస్ట్ కేసులు మీకు చూపబడవు మేము సబ్మిట్ చేసినప్పుడు ఇది వాస్తవానికి మీకు చూపబడని ప్రైవేట్ టెస్ట్ కేసులకు వ్యతిరేకంగా ఎవాల్యూయేట్ చేస్తుంది మరియు మనకు 100 వచ్చిందో లేదో చూద్దాం కాబట్టి మనకు 100100 ఉన్నట్లు అనిపిస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ఈ ప్రోగ్రామ్ సరైనదేనని అనిపిస్తుంది కాబట్టి మేము ఇక్కడ చూపించదలిచిన ఒక సూక్ష్మమైన విషయం ఏమిటంటే మేము బ్యాక్ స్లాష్ n ని ఉంచాము ఇది అదనపు కొత్త లైన్ ఇది మనము చాలాసార్లు ఇచ్చాము కాబట్టి మేము బ్యాక్ స్లాష్ n ని పెట్టాము మరియు మేము కంపైల్ చేసి రన్ చేస్తాము మేము ప్రెజెంటేషన్ ఎర్రర్ అని పిలుస్తాము కాబట్టి ఇది మీలో చాలా మంది ఫోరమ్లో పోస్ట్ చేసిన విషయం మీ అవుట్పుట్ సరైనది కానీ ప్రెజెంటేషన్ ఎర్రర్ అని పిలుస్తారు కాబట్టి వాస్తవానికి ఇది ప్రెజెంటేషన్ ఎర్రర్ అంటే ఏమిటో స్పష్టంగా చెబుతుంది కాబట్టి ఊహించిన అవుట్పుట్ 7 అయితే మరియు బదులుగా మేము 7 బ్యాక్ స్లాష్ n ని ప్రింట్ చేశాము కాబట్టి ఇది నిజంగా బ్యాక్ స్లాష్ n నుండి బయటపడిందని చెప్తుంది మరియు మీలో చాలా మంది ఇలా చేస్తున్నట్లు కనిపిస్తోంది మీరు బ్యాక్ స్లాష్ n ను వదిలించుకోవాలనుకుంటున్నారు కాబట్టి printf నుండి దాన్ని తీసివేయడానికి బదులుగా మీరు ఇలా చేస్తున్నట్లు అనిపించింది బ్యాక్ స్పేస్ని సూచించే బ్యాక్ స్లాష్ b ని ఉంచండి కాబట్టి మీరు అలా చేశారని చెప్పుకుందాం మేము కంపైల్ చేస్తాము మరియు దానిని రన్ చేస్తాము మేము నిజంగా ఈ విచిత్రమైన లోపం ని పొందాము ఈ సమయంలో కంపైల్ చేయలేమని ఇది చెప్తుంది తర్వాత ప్రయత్నించండి కాబట్టి ఈ బ్యాక్ స్లాష్ b సరిగ్గా డిస్ప్లే చేయడానికి కంపైలర్ చేత సపోర్ట్ ఇవ్వబడింది కాదు మరియు కంపైలేషన్ నిజానికి ఇక్కడ ఫెయిల్ అయ్యింది కాబట్టి ఇది మీకు వింతగా అనిపించవచ్చు దానిని మీకు ఎర్రర్ గా ఇచ్చే బదులుగా కంపైలేషన్ దానికదే ఫెయిల్ అవుతున్నట్లు కనిపిస్తోంది కానీ సాంకేతికంగా ఇది ఫెయిల్ అయ్యే కంపైలర్ కాదు ఇది ఈ ఎర్రర్ ని బయటపెట్టడానికి ఒక విచిత్రమైన మార్గం దీనికి బదులుగా మేము దీని గురించి ముర్కీర్ చేయము మేము ఏమి చేయబోతున్నాము అంటే మేము ఈ లైన్ని కామెంట్ చేయాలనుకుంటున్నాము మరియు బ్యాక్ స్లాష్ n నుండి బయటపడతాము కాబట్టి ఒకసారి మేము బ్యాక్ స్లాష్ n నుండి విముక్తి పొందాము విషయాలు బాగానే ఉన్నాయి కాబట్టి మేము దానిని కంపైల్ చేసి రన్ చేస్తున్నాము మేము అన్ని టెస్ట్ కేసులలో పాస్ అయ్యాము మేము సబ్మిట్ చేసాము మరియు ఇది ఓకే కాబట్టి మేము 100100 ని పొందుతాము కాబట్టి ఈ ప్రోగ్రామ్లో ఒక మంచి విషయం ఏమిటంటే నంబర్ ఉంటే కాబట్టి మేము మీతో మాట్లాడని టెస్ట్ కేసు ఇది కాబట్టి మేము మీకు ఈ నంబర్ని ఇస్తున్నాము అని అనుకోండి మేము దానిని 3తో టెస్ట్ చేస్తాము ఇది సింగిల్ డిజిట్ నెంబర్ అంటే మీరు ఇకపై ప్రాసెసింగ్ చేయకూడదు కాబట్టి అది 3తోనే ఎగ్జిట్ అవ్వాలి మరియు అది ఏదో ఉంది ప్రోగ్రామ్ ఆటోమేటిక్ గా జాగ్రత్త తీసుకుంటుంది కాబట్టి దీన్ని చూడండి మీరు మొదటిసారి N పొందినట్లయితే దానికదే 9 కంటే తక్కువ లేదా సమానం గా ఉంటుంది అప్పుడు మీరు ఈ while లూప్ని ఎగ్జిక్యూట్ చేయరు మీరు నేరుగా నంబర్ను ప్రింట్ చేయండి కాబట్టి స్పష్టంగా మీకు పాజిటివ్ నెంబర్ లు ఉంటే మాత్రమే ఈ ప్రోగ్రామ్ సరిగ్గా పని చేస్తుంది నెగిటివ్ నెంబర్ ల కోసం ఇది నెగిటివ్ నెంబర్ ను అలాగే ప్రింట్ చేస్తుంది మరియు నెగిటివ్ నెంబర్ కు డిజిటల్ రూట్ నిర్వచించబడలేదు కాబట్టి పాజిటివ్ గా ఉన్న ఏదైనా నెంబర్ కోసం ఇది సరైన డిజిటల్ సమ్ ని కనుగొంటుంది కాబట్టి ఇది కేవలం ఒక చిన్న వీడియో ఈ ప్రాబ్లమ్ ను ఎలా పరిష్కరించాలో మరియు కోడ్ను ఎలా వ్రాయాలో మేము మీకు చూపించాలనుకుంటున్నాము ఇది మీ అడ్డంకిని బ్రేక్ చేయడం లో మరియు ఆలోచనలను కోడ్లోకి అనువదించడంలో మీకు సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము మేము తదుపరి వారాల్లో కూడా అలాంటి సెషన్లను చూపించాలని ఆశిస్తున్నాము కాబట్టి మేము ఈ కొంచెం కష్టమైన ప్రాబ్లమ్ లలో కొన్నింటిని తీసుకుంటాము మరియు ప్రాబ్లమ్ ను ఎలా పరిష్కరించాలో మరియు దానితో ప్రోగ్రామ్లను ఎలా వ్రాయాలో కూడా మీకు చూపుతాము చాలా ధన్యవాదాలు మరియు ఈ కోర్సు కోసం మేము మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము మీరు ఈ కోర్సును ఆస్వాదిస్తున్నారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము ప్రెజెంటేషన్ మొదలైన వాటికి సంబంధించి మీరు చూసే కొన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం మీద మీరు కోర్సును ఆస్వాదిస్తున్నారని మేము ఆశిస్తున్నాము